మానవ వనరుల నిర్వహణపై మొదటి భాగము నాల్గవ సెషన్కు తిరిగి స్వాగతం మానవ వనరులు అంటే ఏమిటి అనే దాని గురించి మాట్లాడాము ఉద్యోగాలు ఉద్యోగ విశ్లేషణ ఉద్యోగ విశ్లేషణ యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడాము మరియు నియామకాలు మరియు సిబ్బంది గురించి కూడా మాట్లాడాం ఈ రోజు పనితీరు మూల్యాంకనం గురించి మాట్లాడుదాము మరియు దీనికి ముందు సంస్థాగత సాంఘికీకరణపై మనము కొంచెం చర్చించాము ఉద్యోగులు ఒక సంస్థలో చేరినప్పుడు ఏమి జరుగుతుంది మరలా ఎప్పటిలాగే నేను ఉపయోగించిన మూలాలు మీతో చెప్తాను బ్రిస్కో షులర్ మరియు క్లాజ్Briscoe Schuler and Claus యొక్క ఈ పుస్తకం ఉంది కాస్సియో యొక్క ఒక పుస్తకం ఉంది క్లీవ్ల్యాండ్ మర్ఫీ మరియు విలియమ్స్ Cleveland Murphy and Williams చేత ఒక పేపర్ ఉంది పనితీరు మదింపు గురించి మీరు నిజంగా మరింత తెలుసుకోవాలంటే మీరు ఈ పేపర్ ద్వారా వెళ్ళాలని నేను సూచిస్తున్నాను ఇది అద్భుతంగా రాసిన పేపర్ ఇది అప్లైడ్ సైకాలజీ జర్నల్ లో 1989 లో కనిపించింది ఇప్పటికీ చాలా సందర్భోచితంగా ఉంది అప్పుడు ఈ పుస్తకానికి సంపాదకులు అయిన గిల్మోర్ మరియు విలియమ్స్ రాసిన ఒక పుస్తకం ఉంది మరియు ఈ పుస్తకంలో వివిధ అధ్యాయాలు వివిధ రచయితలచే వ్రాయబడ్డాయి గోమెజ్ మెజియా బాల్కిన్ మరియు కార్డిGomez Mejia Balkin and Cardy యొక్క ఈ పుస్తకం ఉంది పనితీరు మదింపుల గురించి మాట్లాడే గ్రే రాసిన ఒక పేపర్ ఉంది సంస్థాగత సమాచార మార్పిడిపై మోడాఫ్ మరియు డివైన్ చేత ఒక పుస్తకం ఉంది మరియు ఓ'బాయిల్ O'Boyle చేత ఒక పేపర్ ఉంది కాబట్టి ఇవి నేను సూచించే మూలాలు కాబట్టి వెంటనే ప్రారంభిద్దాం మరియు వాస్తవానికి డెస్లర్ మరియు వర్కీ రాసిన ఒక పుస్తకం ఉంది నేను మూలాల్లో పేర్కొనడం మర్చిపోయాను మొదటి విషయం ఏమిటంటే ఉద్యోగులు ఒక సంస్థలో చేరినప్పుడు ఉద్యోగుల ధోరణి మరియు ఆన్ బోర్డింగ్ ఇప్పుడు బోర్డింగ్ అనేది ఒక ప్రక్రియ ఇది కొత్త ఉద్యోగులకు వారు సంస్థలో సమర్థవంతంగా పనిచేయటానికి సమాచారాన్ని అందిస్తుంది ఆన్ బోర్డింగ్ అంటే మీరు ఉద్యోగులను బోర్డులో కి తీసుకువస్తారు మనము ఉద్యోగులను తీసుకువస్తాము మనము వారిని ఎంచుకుంటాము ఏమి చేయాలో వారికి చెప్తాము మరియు మనము పర్యావరణంతో పరిచయం పెంచుకోవటానికి వారికి సహాయం చేస్తాము వారు తమను తాము కనుగొంటారు ఆన్ బోర్డింగ్ లేదా ధోరణి యొక్క ఉద్దేశ్యాలు మనము క్రొత్త ఉద్యోగిని స్వాగతించేలా మరియు జట్టులో భాగంగా భావించేలా చేస్తాం మనము నిర్ధారించుకోవాలి కొత్త ఉద్యోగి సమర్థవంతంగా పనిచేయడానికి ప్రాథమిక సమాచారం ఉంది అని కాబట్టి ఉద్యోగి చేరినప్పుడు మనము ఉద్యోగిని సంస్థలోని ఇతర సభ్యులకు పరిచయం చేస్తాము ఇది చేయాలి కొన్ని సంస్థలలో ప్రత్యేకించి వ్యక్తులను నియమించుకునే ప్రజలను నియమించుకునే కన్సల్టెంట్లను నియమించుకోవడం మీకు తెలుసు మరియు వారిని పెద్దమొత్తంలో నియమించవద్దు లేదా ప్రజలను ఒకేసారి నియమించుకుంటారు ఈ ప్రక్రియ నిజంగా అక్కడ జరగడం లేదు కాబట్టి ఇది ముఖ్యం ఉద్యోగి తెలుసుకోవాలి వారు ఎక్కడికి వెళ్లి వారి జీతం గురించి వారి ప్రయోజనాల గురించి వారి వేతనాల గురించి వసతి గురించి ఆరోగ్యం గురించి దీని గురించి మరియు దాని గురించి మరింత తెలుసుకోవాలి అని కాబట్టి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కలిగి ఉండటం బాగుంటుంది ఇప్పుడు ఉద్యోగులను ఓరియంటింగ్ చేసే మరొక ఉద్దేశ్యం ఏమిటంటే కొత్త ఉద్యోగికి సహాయం చేయడం సంస్థను విస్తృత అర్థంలో అర్థం చేసుకోవడం ఉద్యోగులకు సంస్థ యొక్క చరిత్ర గురించి సంస్థ యొక్క దృష్టి మరియు లక్ష్యం గురించి మరియు సంస్థ ఎక్కడ నాయకత్వం వహించవచ్చో తెలియజేయడం ఎల్లప్పుడూ మంచిది కాబట్టి ఇది ఎల్లప్పుడూ ముఖ్యం ఎందుకంటే ఈ విషయాలు ఉద్యోగికి సహాయపడతాయి సంస్థపై అవగాహన పెంచుకోవాలి మరియు గుర్తించండి లేదా కొలవండి వారు ఎక్కడ సరిపోతారు అని మరియు వారు వారి సామర్థ్యానికి ఉత్తమంగా ఎలా దోహదపడగలరు మరియు సంస్థ తిరిగి వారికి సహాయం ఎలా చేస్తుంది వారి వ్యక్తిగత లక్ష్యాలను సాధించండానికి కాబట్టి సంస్థ ఎక్కడ ఉందో తెలుసుకోవడం చారిత్రాత్మకంగా సామాజికంగా ఈ రంగంలో సంస్థ పనిచేస్తుంది పోటీదారులు ఎవరు మనం దేని వైపు పయనిస్తున్నాము సంస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు ఏమిటి ఇది నిజంగా ప్రజలకు సహాయపడుతుంది బంధాన్ని అభివృద్ధి చేస్తుంది కొత్తగా వస్తుంది సంస్థతో ఒక బంధాన్ని పెంచుతుంది అప్పుడు వ్యక్తి తన యొక్క పనుల మార్గాల్లోకి సాంఘికీకరించే ప్రక్రియలో సంస్థ యొక్క సంస్కృతి విలువలలోకి ప్రారంభించబడతాయి ఇప్పుడు మనము నిర్వహిస్తాము మనము తప్పనిసరిగా సూచిస్తున్నాము మనం వాటిని ప్లాన్ చేసినప్పుడు నుండి వాటిని ఎలా జరగాలని మనము కోరుకుంటున్నామో మనం వాటిని ఎలా ప్లాన్ చేస్తాము ఎలా అడుగులు వేస్తాము ఎలా చూసుకోవాలి ఆ దశలను అంచనా వేయడానికి మన లక్ష్యాలు ఎలా సాధించబడతాయి కాబట్టి ఈ చక్రం చాలా ముఖ్యం మరియు ప్రతి ఒక్కరికి ఆ పనికి వేరు వేరు మార్గం ఉంది ప్రతిఒక్కరూ కార్యాలయంలోకి ప్రవేశించడం మరియు స్థిరపడటం వంటి సరళమైన మార్గాన్ని కలిగి ఉంటారు కొంతమంది వస్తారు లైట్లు ఆన్ చేస్తారు కంప్యూటర్ ఆన్ చేస్తారు వారి ఎలక్ట్రానిక్ పరికరాలను ఆన్ చేస్తారు వెంటనే వారి ఇమెయిల్ లను మొదట తనిఖీ చేసి ఆపై వ్యాపార ఆర్డర్ లకు వెలతారు కొంతమంది వారు మొదట ఏమి చేయాలో చూడటానికి వారి క్యాలెండర్ల ను వెంటనే తెరుస్తారు వారికి సమావేశం ఉంటే వారికి క్యాలెండర్ ఉంటే వారు మొదట క్యాలెండర్ ను చూస్తారు వారు తమ వస్తువులను దూరంగా ఉంచవచ్చు వారు ఆహారాన్ని తీసుకురావచ్చు వారు తమ ఆహారాన్ని ఎక్కడ ఉంచాలో దూరంగా ఉంచవచ్చు వారు రోజు ప్రారంభించడానికి ముందు వారికి ఒక కప్పు టీ అవసరం కావచ్చు ఏదో ఒకటి అలాగ ఇప్పుడు రోజువారీ వ్యాపారాన్ని నిర్వహించడం మరింత క్లిష్టంగా లేదా ఎక్కువ పని సంబంధిత విషయాలకు వెళ్లడం వారి సబార్డినేట్స్ నుండి చాలా భిన్నంగా చేసే నవీకరణలను పొందడం కొంతమంది బహుశా తమ అధీనంలో ఉన్నవారు తమకు ఏదో ఒక లిఖితపూర్వకంగా సమర్పించాలని కోరుకుంటారు వారు బహుశా సబార్డినేట్ల కు వారు కార్యాలయానికి వచ్చారని తెలియచేసి మరియు సబార్డినేట్ లను తొందరగా నవీకరణ విషయాలు కోసం అవి ఎలా జరిగాయి లేదా గత కొన్ని గంటల్లో ఏమి జరిగిందో తెలుసుకోవటానికి వారి కార్యాలయానికి పిలుస్తారు వైద్యులు దీన్ని చేస్తారు ముఖ్యంగా ఇన్ హౌజ్ రోగులు ఉన్న వైద్యులు వారి వ్యాపారం యొక్క మొదటి క్రమం వార్డుకు వెళ్లి వారి రోగులు ఎమి చేసారో లేదా వారి రోగులు ఎలా ఉన్నారో తెలుసుకోవడం కాబట్టి ఇది చాలా ముఖ్యం మరియు ప్రతి ఒక్కరికి వేరే మార్గం ఉంది ప్రతి వైద్యుడికి ఈ పనులు చేయడానికి వేరే మార్గం ఉంటుంది కాబట్టి ఒక సంస్థలో ముఖ్యమైనవి ఏమిటో అవి ప్రజలను తీసుకురావడం మరియు వారికి తెలియజేయడం చాలా ముఖ్యం ఆపై వారు ప్రారంబిస్తారు మరియు వారిని సమలేఖనం చేయడంలో సహాయపడండి ఆపై సంస్థ వారు పనులు చేయాలని కోరుకునే మార్గంతో లేదా పనులు చేయాల్సిన అవసరం ఉంది ధోరణి ప్రక్రియ కొన్ని సంస్థలలో ఉద్యోగి హ్యాండ్బుక్ ను కలిగి ఉంటుంది ఇది కలిగి ఉండటానికి చాలా అవసరం చాలా సహాయకారిగా ఉంటుంది మీరు ఒక సంస్థలో చేరినప్పుడు మీకు లేకపోతే మీరు వారికి హ్యాండ్బుక్ ను అభివృద్ధి చేయాటానికి సహాయం చేయాలని నేను సూచిస్తున్నాను అనధికారిక ధోరణి ఉండవచ్చు ఇది సమావేశాలు బహిరంగ కార్యకలాపాలు పిక్నిక్లు మొదలైనవి మరియు ఓరియంటేషన్ టెక్నాలజీ ఉండవచ్చు మీ సంస్థ గురించి ఆన్లైన్ అభ్యాసం ఉండవచ్చు మరియు మీరు మీ కంప్యూటర్ లో క్రొత్త ప్రోగ్రామ్ ను ఇన్స్టాల్ చేసినప్పుడు ప్రోగ్రామ్ మిమ్మల్ని మొదటి కొన్ని దశల్లోకి తీసుకువెళుతుంది కొన్నిసార్లు మీరు ఒక సంస్థలో చేరినప్పుడు ముఖ్యంగా వర్చువల్ సంస్థ లలో లేదా వర్చువల్ జట్లలో మీరు ఒక ప్రక్రియ ద్వారా వెళ్ళాలి మీరు సాఫ్ట్వేర్ను డౌన్లోడ్ చేసుకోండి మీరు ప్రోగ్రామ్ను డౌన్లోడ్ చేసుకోండి మరియు ప్రోగ్రామ్వివిధ దశల ద్వారా మీకు మార్గనిర్దేశం చేస్తుంది ఆ సంస్థలో ఒక భాగం కావడానికి మీరు అనుసరించాల్సిన అవసరం ఉంది మరియు ఏమి చేయాలో అది చేయండి కాబట్టి ధోరణి జరిగే వివిధ మార్గాలు ఇవి సంస్థాగత సాంఘికీకరణ గురించి కొంచెం మాట్లాడుకుందాం వివిధ మార్గాల్లో కొత్త ఉద్యోగులు సంస్థలో కలిసిపోతారు మరియు సంస్థాగత పరిసరాలలో భాగం అయ్యారు సంస్థాగత సాంఘికీకరణకు కొన్ని నిర్వచనాలు మళ్ళీ మీరు వీటిని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ కోర్సులో పరీక్ష లేదా ఏ మూల్యాంకనం జరుగుతుందో దానికి అవసరం లేదు మీరు ఈ నిర్వచనాలను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి వాన్ మానేన్ మరియు షెయిన్ ప్రకారం సంస్థాగత సాంఘికీకరణ అనేది ఒక ప్రక్రియ దీని ద్వారా ఒక వ్యక్తి సంస్థాగత పాత్రను స్వీకరించడానికి అవసరమైన సామాజిక జ్ఞానం మరియు నైపుణ్యాలను పొందుతాడు బుల్లిస్ ప్రతిపాదించాడు ఇది ఒక ప్రక్రియ కొత్తగా సంస్థాగత సభ్యులు కావడం కొత్తవారి అభివృద్ది ఉద్యోగుల వైఖరులు మరియు ప్రవర్తనలు మరియు క్రొత్తవారి గుర్తింపులను రూపొందించడం ఎప్పుడు మనము ఐడెంటిటీ ల గురించి మాట్లాడుతాము అంటే ఉద్యోగి లేదా కొత్తగా వచ్చిన వ్యక్తి తనను తాను సంస్థలో భాగంగా ఎలా చూస్తాడు మనకు ఏమి కావాలి మన సంస్థ మనల్ని తెలుసుకోవాలి మనం ఏమి ఎక్కడ సంస్థ యొక్క నిర్మాణానికి మరియు ఆకృతికి మనము సరిపోతాము అనేది ఇది సంస్థ సంస్థాగత సాంఘికీకరణ అనేది సంస్థ యొక్క ప్రయత్నాలు సంస్థ క్రొత్తవారిని పూర్తి స్థాయి సభ్యునిగా మార్చడానికి వ్యక్తికి సంస్థ యొక్క నిబంధనలు విలువలు మరియు నమ్మకాలతో పాటు అధికారిక మరియు అనధికారిక పాత్ర అవసరాలు వ్యక్తి స్థానంతో సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి అధికారిక స్థాయిలో లేదా అనధికారిక స్థాయిలో ఆశించినది మొదలైనవి కాబట్టి క్రొత్త సభ్యులు ఒక సంస్థలో చేరినప్పుడు సీనియర్ సభ్యులు కొత్తవారికి సహాయపడటానికి సంస్థకు సర్దుబాటు చేసే మార్గాలను కనుగొనటానికి బాధ్యత వహిస్తారు కాబట్టి సంస్థ తద్వారా సంస్థలో ప్రస్తుతం కొనసాగుతున్న పద్ధతులు చాలా తక్కువగానే కలవరపడతాయి సంస్థలో భాగంగా కొత్త సభ్యులను అంగీకరించిన తరువాత వారు సంస్థాగత రహస్యాలను పంచుకోగలుగుతారు మీరు సంస్థలోకి వచ్చినప్పుడు ఏమి జరుగుతుందో మీరు తెలుసుకోగలుగుతారు సంస్థ వెలుపల ఇతరులకు తెలియని విషయాలు తెలుసుకోండి మాట్లాడటానికి బయటి వ్యక్తులపై ఉపయోగించిన ప్రెజెంటేషన్ వాక్చాతుర్యాన్ని సంస్థాగత వాక్చాతుర్యం నుండి కార్యాచరణ వాక్చాతుర్యం నుండి అంతర్గత వ్యక్తులు ఒకరితో ఒకరు చేతిలో ఉన్న విషయాల గురించి సంభాషించుకోవడానికి వేరు చేయండి అంటే మీరు సంస్థను ఎలా సూచిస్తారు అని సంస్థ గురించి మీకు ఒక విధమైన అనుభూతి ఉండవచ్చు కానీ కంపెనీ లైన్ ఏమిటి మనము చెప్పినట్లుగా మీరు సంస్థను మరియు పబ్లిక్ డొమైన్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు మరియు అసలైన పనితో అనుబంధించబడిన అనధికారిక ఇంకా గుర్తించబడిన నిబంధనలను అర్థం చేసుకోండి కాబట్టి ప్రజలు ఎలా వస్తున్నారు వారు సమయానికి వస్తున్నారా వారు ఆలస్యంగా వస్తున్నారా ఏది ఆమోదయోగ్యమైనది ఏది ఆమోదయోగ్యం కాదు మొదలగునవి కాబట్టి మీరు సంస్థలో భాగమైన తర్వాత ఇదే మీకు ప్రాప్యత సాంఘికీకరణ ప్రక్రియ మార్గాలలో ఒకటి సామూహిక సాంఘికీకరణ లేదా వ్యక్తిగత సాంఘికీకరణ వ్యక్తిగతంగా మీరు ఒక సంస్థలో చేరారు ఒక్కొక్కటిగా మరియు మీరు వెళ్లి మీ సీనియర్లను కలవండి మీరు వెల్లి మీ తోటివారితో సమావేశమవ్వండి మీకు తెలుసా నేను ధూమపానాన్ని నిరుత్సాహపరుస్తాను నేను ప్రజలను వారి ఊపిరితిత్తులను కాల్చుకునే వారిని ఇష్టపడను మీకు తెలుసా ఇది పూర్తిగా వద్దు వద్దు కాబట్టి ధూమపానం చేసేవారికి ప్రత్యేక జోన్స్ ఉన్న కార్యాలయాలు ఉన్నాయి మరియు కొంతమంది దీనిని సాంఘికీకరించే మార్గంగా చూస్తారు అది చాలా చెడ్డ ఆలోచన అని నా భావం మళ్ళీ లేదా ఒక సాధారణ క్యాంటీన్ సాధారణ ప్రాంతం ప్రజలు వెళ్లి భోజనం చేయగలిగే ప్రదేశం ఇది తెలివైనదని నేను భావిస్తున్నాను చాలా సార్లు ఐఐటిలో మా సహోద్యోగులను సాధారణంగా తినే ప్రాంతాలలో మాత్రమే కలుసుకోగలుగుతాము ఎవరు మరియు వీరు సహోద్యోగులు ఎవరి గురించి మనకు తెలియదు కాబట్టి మేము భోజన సమయాల్లో వెళ్తాము ఆపై కొంతమంది సహోద్యోగులు లేదా ఇతరులతో మీకు తెలుసా మేము వారితో మాట్లాడటం ప్రారంభిస్తాము మరియు మేము వారితో స్నేహం చేస్తాము కాబట్టి అది మరో మార్గం కాబట్టి అది ఒక వ్యక్తిగత సాంఘికీకరణ మీరు సంస్థ కోసం ఒక విధమైన అనుభూతిని పొందండం మరొకటి సామూహిక సాంఘికీకరణ అనగా వ్యక్తుల సమూహం సంస్థలో చేరినప్పుడు వారు కొన్ని కార్యకలాపాల సామాజిక కార్యకలాపాలు ద్వారా అడ్డంకులు విచ్ఛిన్నం చేస్తారు వారు ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు అధికారిక వర్సెస్ అనధికారిక సాంఘికీకరణ ప్రక్రియ మళ్ళీ విధానాలను బట్టి సాంఘికీకరణతో ముడిపడి వారు నిజంగా క్రొత్తవారిని క్రొత్తగా పరిగణించరు మీరు క్రొత్తగా లేబుల్ చేయబడలేదు మరియు క్రొత్తగా గుర్తించబడలేదు మీరు సంస్థలో చేరిన వెంటనే మీరు సంస్థలో భాగమవుతారు కాబట్టి వారు సాధారణ సంస్థాగత సభ్యులు అవుతారు అనధికారిక సాంఘికీకరణ అనేది అనధికారికం సంస్థ లో క్రొత్తవారిని వేరుచేసినప్పుడు అది అధికారిక సాంఘికీకరణ మీరు క్రొత్తగా లేబుల్ చేయబడ్డారు ఆపై కొంతకాలం తర్వాత మీ పరిశీలన కాలం ముగిసిన తర్వాత లేదా మీరు మీ శిక్షణను పూర్తి చేసిన తర్వాత మీరు అందరిలో భాగమవుతారు మరియు కొత్త వ్యక్తులు వస్తారు సీక్వెన్షియల్ వర్సెస్ యాదృచ్ఛిక సాంఘికీకరణ ప్రక్రియలు సీక్వెన్షియల్ సోషలైజేషన్ అంటే లక్ష్యాలు ముందుకు సాగడానికి సంస్థ పూర్తి చేయవలసిన దశలను నిర్దేశిస్తుంది కాబట్టి మీరు వస్తారు మీరు abc ద్వారా వెళ్ళండి మీకు వసతి లభిస్తుంది మీకు ప్రతిదీ లభిస్తుంది మీరు మీ విధులను నిర్వర్తిస్తారు ఒక విధమైన విధులు ఆపై మీరు ఆ సోపానక్రమంలో తదుపరి స్థాయికి వెళతారు లేదా శాశ్వత సభ్యుడిగా మారతారు ఆపై మీరు ప్రధాన సమూహంలో భాగంగా అంగీకరించబడతారు లేకపోతే లేదా మీకు ప్రత్యేకమైన తినే ప్రదేశం ఉంది కాబట్టి మీరు వచ్చి సాధారణ సమూహంలో లేదా సాధారణ పూర్తికాల ఉద్యోగుల సమూహంలో క్రమబద్ధీకరించి అందులో భాగం అవ్వండి కాబట్టి యాదృచ్ఛిక సాంఘికీకరణ అనేది దశల క్రమం తెలియనపుడు మీరు ఎప్పుడు తదుపరి స్థాయికి చేరుకుంటారో మీకు తెలియదు మీరు ఎప్పుడు బాస్ సమూహంలో భాగం అవుతారు మరియు మీరు ఎప్పుడు సమూహంలో ఉన్న బాస్ నుండి బయటపడతారు లేదా మీరు సంస్థ యొక్క సోపానక్రమంలో తదుపరి స్థాయికి ఎప్పుడు వెళతారు కాబట్టి అది యాదృచ్ఛికం స్థిర వర్సెస్ వేరియబుల్ సాంఘికీకరణ స్థిర సాంఘికీకరణ వరుసక్రమంతో సమానంగా ఉంటుంది కానీ కాలక్రమంతో ఉంటుంది వేరియబుల్ యాదృచ్ఛిక సాంఘికీకరణతో సమానంగా ఉంటుంది కానీ మళ్ళీ ఇక్కడ దృష్టి సమయం మీద ఉంటుంది దశలపై కాదు మీకు తెలియదు మీరు అవసరమైన దశలను పూర్తి చేసినప్పటికీ సంస్థ యొక్క పూర్తిగా గుర్తించబడిన అంతర్భాగంగా మారడానికి మీ వంతు ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు సీరియల్ వర్సెస్ డిస్జక్టివ్ సాంఘికీకరణ కాబట్టి సీరియల్Serial సాంఘికీకరణలో మనకు సలహాదారులు ఉంటారు మీరు వచ్చి సంస్థలో చేరారు మీకు ఒక అధికారిక గురువును నియమిస్తారు అతను ప్రక్రియల ద్వారా మీకు మార్గనిర్దేశం చేస్తాడు అసంకల్పిత సాంఘికీకరణ ప్రక్రియలు అంటే ఇక్కడ రోల్ మోడల్స్ ఏమి లేవు మీరు ఇప్పుడే వచ్చి చేరారు మీరు ఒక విధమైన రెక్కలు చాచారు మీరు మీ చేతులు ఛాచారు ఆపై మీరు అకస్మాత్తుగా నీటిలో ఈత నేర్చుకుంటారు రూపకం గా చెప్పాలంటే కాబట్టి స్థానం యొక్క లోపాలను మరియు ప్రయోజనాలను తెలుసుకోవడానికి మీరు ఒంటరిగా మిగిలిపోతారు పెట్టుబడి మరియు ఉపసంహరణ సాంఘికీకరణ 'ఐ లవ్ యు యు ఆర్ పర్ఫెక్ట్ నౌ చేంజ్ ' 'I Love you you are perfect now change' అని పిలువబడే యుఎస్ లో చాలా ప్రాచుర్యం పొందిన నాటకం ఉంది మరియు నేను ఈ పదాలను నాటకం యొక్క శీర్షిక నుండి తీసుకున్నాను మరలా పెట్టుబడి సాంఘికీకరణ వ్యూహం కొత్త లక్షణాలు సంస్థకు తీసుకువచ్చే వ్యక్తిగత లక్షణాలు మరియు గుర్తింపును ధృవీకరిస్తుంది కాబట్టి మనము చెప్తాము నిన్ను ప్రేమిస్తున్నాము మీరు ఉన్న మార్గాన్ని మీరు నిర్దిష్ట నైపుణ్యాలతో వచ్చారు దయచేసి విభిన్నంగా ఉండండి మీ ప్రత్యేకత మీ ప్రత్యేకమైన అమ్మకపు స్థానం ఇక్కడ మీ ప్రత్యేకత మీరు ఈ పాత్రకు తీసుకువచ్చిన ప్రత్యేక లక్షణాలు డైవ్స్టీచర్ సోషలైజేషన్ చెబుతుంది లేదా డైవ్స్టీచర్ సాంఘికీకరణ పద్ధతులు ద్రవీభవన పాట్ లాగా ఉంటాయి ఇక్కడ మీరు మీ స్వంత లక్షణాలతో వస్తారు మరియు అక్షరాలా ఆ ప్రత్యేక లక్షణాల గురించి ప్రతిదీ మార్చాలి మరలా ఇది అసలు నాటకం యొక్క పేరు మార్పు అందువల్ల క్రొత్తవారికి ఇచ్చిన సందేశం ఏమిటంటే అవును మీ ప్రత్యేక లక్షణాల కారణంగా మేము మిమ్మల్ని నియమించాము కానీ ఇప్పుడు మీరు మారాలి మేము నిన్ను ప్రేమిస్తున్నాము మీరు పరిపూర్ణులు ఇప్పుడు మారండి ఎందుకంటే మీరు ఈ సంస్థలో భాగమయ్యారు మరియు నేను మీకు ఇవన్నీ చెబుతున్నాను ఎందుకంటే ఈ విషయాలు మానవ వనరుల నిర్వాహకులకు ఒక చిక్కును కలిగిస్థాయి మానవ వనరుల నిర్వాహకులు తెలుసుకోవాలి ప్రజలు ఎలా సాంఘికీకరించబడ్డారు మరియు సాంఘికీకరణ ఎలా ప్రభావితం చేసి ఉండవచ్చు వారు సంస్థ గురించి మరియు సంస్థాగత ప్రభావాన్ని కూడా ఎలా భావించారు క్రొత్త ఉద్యోగుల కోణం నుండి సంస్థలోకి క్రొత్తవారి సమీకరణను మీరు ఎలా సులభతరం చేస్తారు మీరు క్రొత్త ఉద్యోగి అయితే సంస్థ గురించి సాధ్యమైనంత ఎక్కువ సమాచారాన్ని సేకరించండి మళ్ళీ హెచ్ ఆర్ మేనేజర్ పాత్ర ఇక్కడ చాలా ముఖ్యం అంటే హెచ్ఆర్ మేనేజర్ కొత్త ఉద్యోగికి సంస్థతో పరిచయం పొందడానికి సహాయపడవచ్చు ఆమె లేదా అతనికి అవసరమైన సమాచారాన్ని సేకరించవచ్చు మరియు నిర్వాహకులు పురోగతిని ప్రత్యేకంగా గమనించాల్సిన అవసరం ఉంది కొత్త ఉద్యోగులు సంస్థ యొక్క విలువలను అవలంబించే దిశగా మొదటి కొన్ని రోజులు మరియు వారాలు చేస్తారు కాబట్టి మేనేజర్గా కొత్త ఉద్యోగి యొక్క తక్షణ పర్యవేక్షకుడిగా వారికి సౌకర్యవంతంగా ఉండటానికి ఒక హెచ్ఆర్ మేనేజర్HR manager సలహా ఇవ్వవచ్చు క్రొత్త ఉద్యోగిగా మీరు అంచనా వేయవచ్చు మీ స్వంత సంస్కృతి ఎంతవరకు మిమ్మల్ని పక్కన పెట్టమని అడుగుతున్నారు మరియు అది మీ సంతృప్తికి చిక్కులను కలిగిస్తుంది మునుపటి రెండవ ఉపన్యాసంలో ఉద్యోగ లక్షణాల సిద్ధాంతం గురించి మనము మాట్లాడాము మరియు ఇది నిజంగా దీనికి సంబంధించినది సంస్థలో భాగం కావడానికి మీ స్వంత కంఫర్ట్ లెవెల్ ఎంతవరకు పక్కన పెట్టమని అడుగుతున్నారు మీరు మీరే కనుగొంటారు కాబట్టి అది ఏదో ఒకటి అంచనా వేయాలి నిర్వాహకులు కూడా పరిగణనలోకి తీసుకోవాలి ఎక్కడ గీతను గీయాలి అని వారు మారటానికి ఎంతవరకు మనం ఆశించవచ్చు మీరు పనితీరును ఎలా నిర్వహిస్తారు ఇప్పుడు మీరు సంస్థలో భాగమయ్యారు మీరు సంస్థలో ఉన్నారు లేదా మీరు ఉద్యోగులను తీసుకున్నారు మరియు వారు ఒక విధమైన రోప్స్ ను నేర్చుకున్నారు మరియు వారు పనిచేయడం ప్రారంభించారు ఇప్పుడు తదుపరి విషయం పనితీరు మనము పనితీరును ఎలా నిర్వహించగలం పనితీరు నిర్వహణ యొక్క నిర్వచనాలు పనితీరు నిర్వహణలో చాలా జరుగుతుంది కాబట్టి వ్యాపారాన్ని నిర్వహించడం గిల్మోర్ మరియు విలియమ్స్ పుస్తకంలో హాల్ రాసిన ఒక పాపర్ ఉంది మరియు ఈ కాగితంలో పనితీరు నిర్వహణకు వివిధ నిర్వచనాలు ప్రతిపాదించబడ్డాయి మొదటిది వ్యాపారాన్ని నిర్వహించడం ఇది సమర్థవంతమైన నిర్వహణ పనితీరును నిర్వహించడం మరియు ఇది అందరి నిర్వాహకుల బాధ్యత కాబట్టి అంతిమ ఉత్పత్తి వ్యాపారం యొక్క ప్రతి అంశం వ్యాపారం యొక్క ప్రతి అంశాన్ని నిర్వహించడం ఇన్పుట్ ఆపరేషన్ అవుట్పుట్ మూల్యాంకనం అంతా పనితీరు నిర్వహణలో ఒక భాగం అవుతుంది ఈ పదాన్ని మొట్టమొదట 1970 లలో బీర్ మరియు రుహ్ ఉపయోగించారు మరియు వారు పనితీరు నిర్వహణ యొక్క అనుభవపూర్వక అంశాలను నొక్కిచెప్పారు మరియు ఈ ప్రక్రియలో నిర్వహణ కార్యకలాపంగా ఫీడ్బ్యాక్ యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేశారు కాబట్టి పనితీరు నిర్వహణను అంచనా వేయడానికి ఉపయోగించే రెండు ప్రమాణాలు ప్రజలు ఎంత నేర్చుకున్నారు మరియు వారు ఎంత చేశారు రెండవది దీని తరువాతి భాగం చార్టర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ అండ్ డెవలప్మెంట్ యుకె 1992Chartered Institute of Personnel and Development UK 1992 ద్వారా మొదటి అధికారిక నిర్వచనం వారు పనితీరు నిర్వహణను ఒక వ్యూహంగా నిర్వచించారు ఇది సంస్థ యొక్క ప్రతి కార్యకలాపాలకు సంబంధించినది దాని సందర్భంలో సెట్ చేయబడింది మానవ వనరుల విధానాలు సంస్కృతి శైలి మరియు కమ్యూనికేషన్ వ్యవస్థలు కాబట్టి వ్యూహం యొక్క స్వభావం సంస్థాగత కాంటెక్స్ట్ పై ఆధారపడి ఉంటుంది మరియు సంస్థ నుండి సంస్థకు మారుతుంది ఆర్మ్స్ట్రాంగ్ మరియు బారన్ ప్రతిపాదించారు పనితీరు నిర్వహణ అనేది ఒక ప్రక్రియ ఇది అధిక స్థాయి సంస్థాగత పనితీరును సాధించడానికి వ్యక్తులు మరియు జట్ల సమర్థవంతమైన నిర్వహణకు దోహదం చేస్తుంది కాబట్టి ఇది భాగస్వామ్య అభ్యాసం ఏమి సాధించాలో మరియు ప్రముఖ మరియు అభివృద్ధి చెందుతున్న ప్రజలకు ఒక విధానాన్ని ఏర్పాటు చేస్తుంది ఇది సాధించబడుతుందని నిర్ధారిస్తుంది కాబట్టి వివిధ నిర్వచనాలు ఒకటి పనితీరుపై దృష్టి పెడుతుంది మరొకటి ఫలితాలపై దృష్టి పెడుతుంది మరొకటి వ్యూహంపై దృష్టి పెడుతుంది అయినప్పటికీ మరొకటి దాని నుండి పొందే ప్రక్రియలో లక్ష్యాన్ని ప్రణాళిక చేసే దశ దానిని సాధించడం పై దృష్టి సారిస్తుంది మానవ వనరుల నిర్వహణ మరియు పనితీరు మధ్య కనెక్షన్ 1984 లో ఫోంబర్న్ టిచీ దేవన్నFomburn Tichy Devanna ప్రతిపాదించిన మోడల్ ఇక్కడ ప్రతిపాదించబడిన కొన్ని నమూనాలు సూచించబడ్డాయి ఇది ఎంపిక మదింపు మరియు అభివృద్ధిని వివరిస్తుంది ఇది HR చక్రంలో పనితీరును ప్రభావితం చేస్తుంది కాబట్టి ఈ మోడల్ ఈ హెచ్ ఆర్ కార్యకలాపాలను నిర్వహించడం ఉద్యోగుల పనితీరును ప్రభావితం చేస్తుందని భావించింది మరియు వారు మీకు తెలుసా పనితీరు నిర్వహణ అనేది ఒక పని ఉద్యోగుల ఎంపిక అభిప్రాయాన్ని ఇవ్వడం వారి పనితీరును పర్యవేక్షించడం ఇది వారి నైపుణ్యాల అంచనా మరియు అభివృద్ధి కాబట్టి ఈ మూడు విషయాలను మనము జాగ్రత్తగా చూసుకుంటే ఉద్యోగుల పనితీరును మొత్తంగా మెరుగుపరచవచ్చు అని వారు చెప్పారు కానీ ఇది అందులోని ప్రక్రియల గురించి ఎటువంటి వివరణ ఇవ్వలేదు కాబట్టి ఈ మూడు అంశాలలో ప్రతి దానిలోని ప్రక్రియల గురించి మాట్లాడలేదు HRM యొక్క హార్వర్డ్ మోడల్ వాటాదారుల ఆసక్తులు ఎలా తెలియజేయాలి HRM విధాన సూత్రీకరణ యొక్క కొన్ని అంశాలు గుర్తించింది మరియు ఈ విధానాల అమలు సంస్థాగత ప్రభావంతో సహా దీర్ఘకాలిక పరిణామాలను కలిగి ఉన్న ఫలితాలను ఎలా ఉత్పత్తి చేసింది కాబట్టి హార్వర్డ్ మోడల్ వాటాదారుల ప్రయోజనాలను నొక్కి చెప్పింది ప్రజలు ఏమి చేస్తున్నారు మరియు వారి పని వల్ల ప్రజలు ఎంత ప్రభావితమవుతున్నారు వారి వ్యక్తిగత లక్షణాలు మరియు వారి ఆసక్తులు నొక్కిచెప్పారు ఆపై ఈ ఆసక్తులు ఈ సంస్థలలో పనిచేస్తున్న ప్రజల నిర్వహణకు సంబంధించి సంస్థలో ఏర్పడిన విధానాలను ఎలా ప్రభావితం చేశాయి ఇప్పుడు మనకు HRM యొక్క గెస్ట్స్ సిద్ధాంతంGuest's theory ఉంది ఇది వివరించబడింది HR విధాన అమలు ఎలా కొన్ని సంస్థాగత ఫలితాలకు దారితీస్తుంది అని మరలా ఇది సంస్థాగత ఫలితాలపై విధానం యొక్క ప్రభావం గురించి మాట్లాడింది నిర్దేశించిన నియమాలు మరియు విధానాలు ఎలా ప్రభావితం చేసాయి చివరికి ఏమి జరిగింది మరియు అది ఎలా ఫలితాలు తుది ఫలితం మరియు తుది ఫలితాన్ని ఎలా చూడటం లేదా తుది ఫలితం యొక్క అవగాహన ఉద్యోగిని మరియు ఉద్యోగుల పనితీరును ఎలా ప్రభావితం చేసింది మళ్ళీ వ్యూహాత్మక HRM దీని గురించి మనము తరువాత మాట్లాడుతాము కానీ ఇది తప్పనిసరిగా మానవ వనరులను నిర్వహించడం గురించి ప్రతి దశలో ప్రతి దశలో ఒక సంస్థ యొక్క జీవిత చక్రంలో కలిసి ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఆ అంశంపై పనిచేస్తున్న వారు చూస్తారు ఇప్పుడు మనకు HRM యొక్క వ్యాపార భాగస్వామి మోడల్ ఉంది ఇది సంభావిత ఫ్రేమ్వర్క్ సంస్థలలో వ్యాపార భాగస్వామిగా HRM ఎలా పనిచేస్తుందో అది వివరిస్తుంది కాబట్టి HRM అనేది ఏ వ్యాపారంలో ఐన ముఖ్యమైన భాగం కానీ HRM యొక్క వ్యాపార భాగస్వామి మోడల్ ఈ విభాగాన్ని నిజంగా సహాయక విభాగం లేదా కార్యాచరణగా చూడదు ఇది మానవ వనరుల నిర్వహణను సమాన వాటాదారుగా సమాన స్టేక్ హోల్డర్ చూస్తుంది ప్రజలు మరియు పనితీరు నమూనా పనితీరు ఒక క్రియాత్మకమైనది విధి సామర్ధ్యాలు ప్రేరణ మరియు అవకాశాలు అని చెప్తుంది కాబట్టి వివిధ వ్యక్తులు వివిధ విషయాలు చెప్పారు పనితీరును నిర్వహించడం గురించి వివిధ ఆలోచనలను ప్రతిపాదించారు ఇప్పుడు పనితీరు నిర్వహణ ఎవరి బాధ్యత ఎవరిని ప్రభావితం అవుతారో ఎవరు నిర్ణయిస్తారు పనితీరు సంబంధిత పని పద్ధతులు జాగ్రత్తగా ఎంపిక నియామకం ఉద్యోగ భద్రత కెరీర్ అవకాశాలను అందించడంలో ప్రాధాన్యత ఇవ్వడం ప్రజలు ఎలా పని చేస్తున్నారు అంచనా వేయడం వారు బాగా పనిచేస్తుంటే వారికి రివార్డ్ ఇవ్వాలి వారు అంత బాగా చేయకపోతే కారణాలు తెలుసుకోవాలి వారు ఎందుకు బాగా చేయలేదు మరియు వారి గరిష్ట సామర్థ్యం శిక్షణ మరియు అభ్యాసం మరియు అభివృద్ధిని సాధించడంలో ప్రజలకు సహాయపడుతుంది ప్రజలు జీతాలతో సంతృప్తి చెందాల్సిన అవసరం ఉంది వారు వారి పని మరియు వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యతను సాధించగలగాలి వారి ఉద్యోగాల్లో వారికి కొంత సవాలు కూడా అవసరం వారి ఉద్యోగాల్లో కొంత స్వయంప్రతిపత్తి కూడా అవసరం జట్టుకృషి మరొకటి కాబట్టి జట్లలో పనిచేయడానికి ప్రజలకు సహాయపడటం మరియు జట్లలో పనిచేయడం నిర్ణయాధికారంలో పాల్గొనడం వంటివి ఎందుకు అసౌకర్యంగా ఉన్నాయో తెలుసుకోవడం మరొకటి సమాచార భాగస్వామ్యం మరియు విస్తృతమైన ద్వి మార్గం కమ్యూనికేషన్ మరొకటి కాబట్టి ఏమైనప్పటికీ ఈ విషయాలన్నీ మళ్ళీ ఉన్నాయి ఇవి మానవ వనరుల సిబ్బంది యొక్క బాధ్యతలు మరియు ఇవన్నీ ఉన్నందున మానవ వనరుల సిబ్బంది చేసే పని ద్వారా పని పద్ధతులు ప్రభావితమవుతాయి ఆచరణలో పనితీరు నిర్వహణ పనితీరు నిర్వహణ వ్యవస్థలు అభివృద్ధి చేయబడతాయి మనము దీని గురించి తదుపరి తరగతిలో వివరంగా మాట్లాడుతాము ఇప్పుడు మనము పనితీరు మదింపుకు వచ్చాము పనితీరు మదింపు అంటే ఏమిటి పనితీరు మదింపు అంటే ఇది 1960 లలో ప్రాముఖ్యతలోకి వచ్చింది లక్ష్యాల ద్వారా నిర్వహణ ఒక ప్రోగ్రామ్ ద్వారా నిర్వహణ ద్వారా లక్ష్యాల ద్వారా జరిగింది ఇది 1990 లలో గణనీయమైన ప్రజాదరణ పొందింది కాబట్టి ఇది సంస్థలు నిర్ణయించిన లక్ష్యాలతో వాస్తవంగా ఏటా వాస్తవ పనితీరును గుర్తించడానికి చేపట్టిన పని ఇప్పుడు చాలా సంస్థలు ప్రతి ఉద్యోగి యొక్క లక్ష్యాలు మ్యాప్ చేయబడిందని మీరు కనుగొంటారు ప్రతి ఉద్యోగి తరువాతి సంవత్సరంలో ఆమె లేదా అతని నుండి ఏమి ఆశించబడుతుందో తెలియజేస్తారు ఆపై ఆ ఆర్థిక సంవత్సరం లేదా క్యాలెండర్ సంవత్సరం ముగింపులో ఉద్యోగులను వారి పర్యవేక్షకులతో ముఖాముఖిగా వస్తారు ఉద్యోగులు వచ్చి వారి పర్యవేక్షకులను కలుస్తారు మరియు ఒక సమావేశం జరుగుతుంది లేదా ఇంటర్వ్యూ జరుగుతుంది లేదా ఉద్యోగుల నుండి అభిప్రాయాన్ని వ్రాతపూర్వకంగా తీసుకుంటారు మరియు వారు ఎంత చేయగలిగారు అని అడుగుతారు మరియు వారు తమ పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించలేకపోతే వారు ఎందుకు అలా చేయలేకపోయారు మరియు వారు చేసినది వారి నుండి ఊహించిన దాని కంటే మెరుగ్గా ఉంటే అప్పుడు వారికి బహుమతి లభిస్తుంది కాబట్టి దానిని పనితీరు మదింపు అంటారు ఇప్పుడు పనితీరు మదింపు యొక్క మానసిక సూత్రాలు అవి ఎలా పని చేస్తున్నాయనే దానిపై తగిన అభిప్రాయాన్ని కలిగి ఉండాలి వారి అవుట్పుట్ యొక్క జ్ఞానం పనితీరు మదింపులలో అంతర్భాగంగా ఉండాలి ఇది స్పష్టంగా సాధించగల లక్ష్యాలను కలిగి ఉండాలి పనితీరు మదింపులకు కొన్ని లక్ష్యాలు ఉండాలి సహాయం చేయడం ఉద్యోగుల పనితీరును మెరుగుపరచడం లేదా అద్భుతమైన పనితీరు కోసం వారికి బహుమతి ఇవ్వడం అనే ఆలోచనతో దీనిని తీసుకోవాలి మరియు ఇది పనులు మరియు లక్ష్యాల అమరికలో పాల్గొనాలి ప్రతిఒక్కరికీ ఒకే రకమైన నేపథ్యం ఒకే రకమైన సాధన ఒకే రకమైన సంభావ్యత ఒకే రకమైన ఉత్పత్తి ఉండకూడదు కాబట్టి ఉద్యోగి ఆ సంస్థలో ఎలా పని చేయగలిగారు అనేదానికి అనుగుణంగాపనితీరు మదింపు పనులు మరియు లక్ష్యాల అమరికలో ఒక భాగంగా అవసరం మనమందరం అద్భుతమైన ప్రదర్శనకారులు కావచ్చు కానీ కొన్ని సెట్టింగులలో మన పనితీరు మెరుగుపడుతుంది మరియు కొన్ని ఇతర అమరికలలో మన పనితీరు తగ్గుతుంది ఇది మనము ఎవరు అనే ఒక ఫంక్షన్ కాదు మనం పనిచేసే పర్యావరణం మనకు మన ప్రయత్నాలకు ఎలా స్పందిస్తుంది అనే ఒక విధి కాబట్టి లక్ష్యాలు మరియు లక్ష్యాలను నిర్దేశించేటప్పుడు అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి మరియు మన పర్యవేక్షకులు కొన్ని పనులు చేయమని అడిగినప్పుడు దీనిని పరిగణనలోకి తీసుకోవాలి వారు మనల్ని కోరినట్లు చేయటానికి మన సామర్థ్యాన్ని వీలుని మరియు సుముఖత కూడా తీసుకోవాలి మరలా మానవ వనరులుగా మానవ వనరులను అధ్యయనం చేసే విద్యార్థులుగా ఈ చిక్కులను మీరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని నేను భావిస్తున్నాను కాబట్టి మీరు ప్రజల అవసరాలకు మరింత సున్నితంగా ఉంటారు మీరు పని చేయడం ముగుస్తుంది మీరు మానవ వనరుల నిర్వాహకులైతే మీరు పనిచేస్తున్న సంస్థలోని ఉద్యోగులను ఏవి ప్రభావితం చేయబోతున్నాయో మీరు తెలుసుకోవాలి కాబట్టి మీరు ఉద్యోగులను వారి గరిష్ట సామర్థ్యానికి పని చేపించి గరిష్టంగా పొందగలుగుతారు మరియు నిజంగా వారు అలా కష్టపడుతున్నారు అని అనిపించదు మరియు తద్వారా ఉద్యోగులు వారి గరిష్ట సామర్థ్యాన్ని సాధించగలుగుతారు అది నిజంగా వారు గ్రహించకుండా మరియు వారు రివార్డ్ చేస్తారు వారి ఉన్నతాధికారుల అంచనాలు అవుట్ పెర్ఫార్మ్ చేసినప్పుడు దురదృష్టవశాత్తు చాలా సంస్థలలో నిజంగా చేయలేదు ఇప్పుడు ఎందుకు మనము ఎందుకు లేదా పనితీరు మదింపు యొక్క ఉపయోగాలు మళ్ళీ మీరు చెబుతారు ఇవన్నీ పునరావృతం కానీ సూక్ష్మమైన తేడాలు ఉన్నాయి ఒకటి జీతం పరిపాలన పనులు మరియు లక్ష్యాల అమరికలో ప్రమేయం గురించి నేను మాట్లాడినప్పుడు ఈ పనులు మరియు లక్ష్యాలు చివరికి వివిధ విషయాలకు ఎలా దారితీస్తాయో అర్థం చేసుకోండి కాబట్టి జీతం పరిపాలన మనకు పనితీరు మదింపు అవసరం చాలా చోట్ల బోనస్లను ప్రకటించడానికి ఉపయోగించారు కాబట్టి ప్రతి ఒక్కరికి బేస్ పే ఉంటుంది మరియు ఉద్యోగి ఏమి సాధించగలిగాడో దాని ఆధారంగా బోనస్ నిర్ణయించబడుతుంది ప్రమోషన్లు నిలుపుదల లేదా తొలగింపు మీరు ఉద్యోగిని తీసుకుంటే మరియు ఉద్యోగి పని చేయకపోతే మెరుగుదల చూపకపోటే ఏమీ చేయకపోతే పురోగతి లేకపోతే అప్పుడు ఉద్యోగిని ఎందుకు ఉంచాలి ఉద్యోగిని తొలగించాలి వ్యక్తిగత పనితీరు యొక్క గుర్తింపు కాబట్టి ఎవరైనా ఇతరులను మించి చేస్తే ఆ వ్యక్తిని కూడా గుర్తించాలి తొలగింపులు నియామకం మరియు కొప్పడటం రద్దు మరియు తొలగింపు అదే విషయం చెప్తారు కానీ భారీ తొలగింపులు కాబట్టి వ్యక్తిగత ఉద్యోగులను నిలుపుకోవడం లేదా తొలగించడం లేదా భారీ తొలగింపులు ఉద్యోగులను భారీగా తొలగించడం ఒక నిర్దిష్ట స్థాయి కంటే తక్కువ పనితీరు పేలవమైన పనితీరును గుర్తించడం వ్యక్తిగత శిక్షణ అవసరాలను గుర్తించడం కొంతమంది ఉద్యోగులు ఒక రంగంలో ఒక అంశంలో చాలా బాగా పనిచేస్తుంటే మరొక దానిలో నిజంగా బాగా పని చేయకపోతే శిక్షణ ఇవ్వటం అది వారికి సహాయపడుతుంది వారు మెరుగైన పనితీరు కనబరచడం అవసరం ప్రజలకు చెప్పే అభిప్రాయం వారు ఎలా చేస్తున్నారో చెప్తుంది బదిలీలు మరియు పనులను నిర్ణయించడం ఇది మరొక అంశం వ్యక్తిగత బలాలు మరియు బలహీనతలను గుర్తించడం సిబ్బంది ప్రణాళిక ఎంతమంది వ్యక్తులు ఒక నిర్దిష్ట పని కోసం మనకు అవసరం ఒక నిర్దిష్ట పనిని పూర్తి చేయడానికి లేదా ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించడానికి ఎన్ని ఉద్యోగాలు అవసరం కాబట్టి ఎంత మంది మనకు అవసరం ఎలాంటి నైపుణ్యాలు వారికి ఉండాలి పనితీరు మదింపుల నుండి ఈ సమాచారం అంతా కూడా సేకరించవచ్చు మనకు తెలుసు ఉదాహరణకు చాలా మంది ఉద్యోగులు పని చేయగలరని చెప్పోచు మీకు తెలుసా అధికారిక సమయం ఎనిమిది గంటలు కానీ తీవ్రమైన వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తే అది చాలా వేడిగా ఉండవచ్చు మరియు విద్యుత్ కోతలు ఉన్నాయి బహుశా చాలా చల్లగా ఉండవచ్చు మరియు రహదారిపై మంచు ఉంటుంది మరియు ప్రజలు మీకు తెలుసా వారు కోరుకున్నంత గట్టిగా ప్రయత్నించవచ్చు కానీ వారు ఉదయం 1000 లేదా 1030 కి ముందు కార్యాలయానికి రాలేరు మరియు వారు సాయంత్రం 500 లేదా 530 లోపు బయలుదేరాలి మరియు వారు కూడా తమ ఫుడ్ తీసుకోవడానికి అరగంట నుండి 45 నిమిషాల వరకు అవసరం కాబట్టి మీరు ఎనిమిది గంటల రోజును కలిగి ఉంటారు మరియు శనివారం మరియు ఆదివారం సెలవు తీసుకోండి కానీ బహుశా వాతావరణ పరిస్థితులు దానిని అనుమతించకపోవచ్చు కాబట్టి మీకు ఎంత మంది అవసరం పని వారాన్ని కుదించడానికి బదులుగా మీరు దానిని విస్తరించండి మరియు మీరు పదకొండు గంటలకు వస్తారు మీరు సాయంత్రం ఆరు లేదా సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరుతారు కానీ దానికి బదులుగా మనకు పూర్తి రోజు శనివారం పని దినం సమయం సమకూర్చడంలో మనం కోల్పోవచ్చు కాబట్టి మీకు తెలుసా ఆ సర్దుబాట్లు పనితీరు మదింపుల ద్వారా మాత్రమే చేయవచ్చు చాలా మంది ప్రజలు వారి పూర్తి సామర్థ్యానికి ప్రదర్శన ఇవ్వలేరు అని మీరు తెలుసుకున్నప్పుడు లేదా మీరు మరొక వైపు మీరు చాలా మందిని నియమించుకున్నారు కావచ్చు మీరు మొదట్లో అనుకున్నారు ప్రజలు ఒక నిర్దిష్ట పని చేయలేకపోవచ్చు అని కానీ మీరు మీ నియామకంతో అదృష్టవంతులైనందున మీరు కొన్ని అర్హతలు కొన్ని శక్తి స్థాయిలతో ఉద్యోగులను ఎన్నుకోవటానికి నియమించగలిగారు మరియు వారు మీరు ఊహించిన దాని కంటే మెరుగ్గా చేస్తున్నారు మరలా మీకు తెలుసా ఉద్యోగులు దానిని ఇష్టపడరు నేను ఇప్పుడు ఏమి చెప్పబోతున్నానో అయితే మీరు భవిష్యత్తులో ఉద్యోగుల పనిభారం పెంచవచ్చు మరియు ఎక్కువ మందిని నియమించరు లేదా మీరు తక్కువ మంది ఉద్యోగులలో పనిని పునఃపంపిణీ చేయవచ్చు మరియు మిగిలిన ఉద్యోగులకు కొంత ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారికి ఇంకేమైనా ఇవ్వవచ్చు కాబట్టి ఇవన్నీ సిబ్బంది ప్రణాళికగా పరిగణించబడతాయి ఆపై సంస్థాగత శిక్షణ అవసరాలను నిర్ణయించడం మనలో చాలా మంది కంప్యూటర్లు లేని సెల్ ఫోన్లు లేని జీవితాన్ని చూశాము మరియు నేను ఇంతకు ముందు కూడా ప్రస్తావించాను ఇప్పుడు మీకు తెలుసు కంప్యూటర్ల ఆగమనంతో ఇంటర్నెట్ రావడంతో సెల్ ఫోన్ల ఆగమనంతో ఆన్లైన్లో చాలా విషయాలు జరుగుతున్నాయి మరియు ఈ పాత తరహా రెమింగ్టన్ టైప్రైటర్ల కు అలవాటుపడిన ఉద్యోగులు వెల్లి కట్ కట్ చెప్పి మరియు వారు ప్రింటింగ్ కోసం బియ్యం కాగితాన్ని ఉపయోగిస్తారు మరియు మనాకు సైక్లోస్టైల్ యంత్రాలను ఉండేవి ఇప్పుడు వాటిలో ఏదీ ఉపయోగంలో లేదు మరియు ప్రజలు కంప్యూటర్ను ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటున్నారు ఎలక్ట్రానిక్ టైప్రైటర్ ఉపయోగించబడుతుంది కానీ ఇది చాలా వరకు ముగిసింది ఇమెయిల్లను పంపడం ఇమెయిల్ లకు వెంటనే స్పందించడం ఇమెయిల్ల ద్వారా స్వీకరించబడిందిసమాచారం యొక్క రికార్డు లను ఉంచడం కాబట్టి ప్రజలకు సంస్థాగత స్థాయిలో శిక్షణ అవసరం కావచ్చు మరియు అది సులభతరం చేయాలి లక్ష్య సాధనను అంచనా వేయండి మళ్ళీ లక్ష్యాన్ని గుర్తించడంలో సహాయం చేయండి వారు సాధించగలరా వారు సాధించడానికి దేనితో ప్రారంభించారు లక్ష్యాన్ని గుర్తించడంలో ప్రజలకు సహాయం చేయాలి వచ్చే ఏడాదిలోపు వారు ఏమి చేయాలనుకుంటున్నారు అనేది కనుగొనాలి రీ ఇన్ఫోర్స్ అధికారులు సిబ్బంది వ్యవస్థలను అంచనా వేస్తారు అధికార నిర్మాణాన్ని బలోపేతం చేయండి ఎవరు బాస్ ఎవరు రెండవవారు వివిధ విభాగాల యొక్క వివిధ కోణాల సంరక్షకుడు ఎవరు మొదలైనవి మరియు ప్రజలకు జవాబుదారీతనం గుర్తుచేస్తుంది సంస్థాగత అభివృద్ధి అవసరాలను గుర్తించండి కాబట్టి వ్యక్తిగత వ్యక్తులతో మాట్లాడటం ద్వారా సంస్థ దేని కోసం వెతుకుతుందో ధ్రువీకరణ పరిశోధనకు పూర్తి ప్రమాణం సిబ్బంది నిర్ణయాలను డాక్యుమెంట్ చేయడం వంటివి తెలుసుకోవచ్చు మరియు మీరు ఎవరినైనా కోప్పడాల్సిన అవసరం ఉంటే మీరు దానిని వ్రాయాలి కాబట్టి మదింపు అద్భుతమైన సాధనంగా ఉపయోగపడుతుంది డాక్యుమెంట్ నిర్ణయాలు వారిని కోప్పడాల ప్రోత్సహించాలా వారికి బహుమతి ఇవ్వాలా శిక్షించాలా మరియు చట్టపరమైన అవసరాలను తీర్చాలా మళ్ళీ కొన్ని లక్ష్యాలు కమ్యూనికేషన్ ఫీడ్బ్యాక్ ఉద్యోగుల నుండి ఫీడ్బ్యాక్ పొందడం వారు చేస్తున్న పని గురించి వారి కంఫర్ట్ లెవల్స్ గురించి మరియు వారికి ఫీడ్బ్యాక్ ఇవ్వడం ఎలా మరియు ఏమి ఆశిస్తుంది సంస్థ వారి నుండి మద్దతు గురించి వారి నుండి అభిప్రాయాన్ని పొందడం వారికి అవసరం కావచ్చు అభివృద్ధి వృత్తిపరమైన అభివృద్ధి మరియు ప్రేరణకు అవకాశాలు గుర్తించడానికి మీరు సానుకూల స్పందనను అందిస్తే ఉద్యోగిని ప్రశంసిస్తే ఇది ఎల్లప్పుడూ సహాయపడుతుంది ఇది ఎల్లప్పుడూ ఉద్యోగిని పైకి వెళ్లే దిశలో పుష్ చేస్తుంది ఉద్యోగి ముందుకు సాగడానికి ఇది ఎల్లప్పుడూ ఆ శక్తిని అందిస్తుంది కాబట్టి మదింపులు సరిగ్గా జరిగితే అవి చాలా చాలా సానుకూలంగా ఉంటాయి వాస్తవానికి ప్రజలను శక్తివంతం చేయడానికి వారిని కట్టుబడిఉండేలా ప్రోత్సహించడం ద్వారా కాబట్టి తప్పిపోయిన విషయాలను మీరు బలోపేతం చేయవచ్చు పనితీరు కొలతలు గుర్తించడం పనితీరు కోణాలను యజమాని కోణం నుండి మీరు ఎలా గుర్తిస్తారు పనితీరులో వ్యక్తిగత వ్యత్యాసాలు కంపెనీ కంపెనీకి దృక్పథానికి తేడాను కలిగిస్తాయి కాబట్టి యజమానులు తమ ఉద్యోగులు వారు ఎంత చేయాలి అని అర్థం చేసుకోవాలనుకుంటున్నారు మరియు ప్రతి చిన్నది కూడా వ్యక్తి యొక్క కోణం నుండి ఉద్యోగులు సంస్థ యొక్క అభివృద్ధికి దోహదం చేస్తారు జతచేస్తారు మరియు గణనీయంగా దోహదం చేస్తారు కాబట్టి నిర్వాహకుడికి అవసరం వారు దీన్ని అర్థం చేసుకుంటారు మరియు వారు దీన్ని తమ ఉద్యోగులకు తెలియజేయాలి ఉద్యోగులు సరే అలాగే నేను నా పనిని సరిగ్గా చేస్తే కానీ అలా చేయకపోతే అది తేడా చూపదు మరియు మదింపుల ద్వారా వారి ఉద్యోగులను ఒప్పించే పని నిర్వాహకులదే అంటే ప్రతి చిన్న ప్రతి చిన్న సహకారం సంస్థకు విలువను జోడించబోతోంది మరియు పనితీరు మదింపు మరియు అభిప్రాయం యొక్క డాక్యుమెంటేషన్ చట్టపరమైన రక్షణ కోసం అవసరం కావచ్చు ముఖ్యంగా ప్రతికూల ఉపబల లేదా రద్దు విషయంలో ఈ కారణంగా పనితీరు కొలతలు చాలా ముఖ్యమైనవి ఆశించిన వాటికి క్లియర్ కట్ మార్గదర్శకాలు క్లియర్ కట్ వ్రాతపూర్వక ప్రకటనలు ముఖ్యమైనవి అప్రైసల్ సిస్టమ్ నిర్మాణానికి హేతుబద్ధమైన ఆధారం బోనస్ లేదా మెరిట్ వ్యవస్థను అందిస్తుంది మీరు ఉద్యోగులకు రివార్డ్ చేయాలనుకుంటే విషయాలను లెక్కించడం ఎల్లప్పుడూ మంచిది వారి నుండి ఏమి ఆశించబడుతుందో ముందుగానే చెప్పడం ఎల్లప్పుడూ మంచిది మరియు వారికి గుర్తు చేయ్యండి వారు ఏదో ఇచ్చారు ఎందుకంటే వారు XYZ ను సాధించగలిగారు అంచనా కొలతలు మరియు ప్రమాణాలు అమలు చేయడానికి వ్యూహాత్మక లక్ష్యాలను మరియు పనితీరు అంచనాలను స్పష్టం చేయడానికి సహాయపడతాయి కాబట్టి మీరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు ప్రజలు ప్రయత్నిస్తారు మరియు ఆ లక్ష్యాన్ని సాధిస్తారు మరియు సరిహద్దులు నిర్వచించబడిన తర్వాత ఇది వారు చేయగలిగేది మరియు ఇది వారు చేయవలసినది కాదు వారు చేయవలసిన అవసరం లేదు అని మీరు మీ ఉద్యోగులకు చెప్పండి వారికి పని చేయడం ఆ లక్ష్యాలను చేరుకోవడం సులభం అవుతుంది మరియు సంస్థ వారి నుండి ఏమి ఆశిస్తుంది అని అవగాహన వస్తుంది వ్యక్తిగత నిర్వహణను అందించడం పనితీరు నిర్వహణ ప్రక్రియలో భాగం ఉద్యోగులకు వ్యక్తిగత అభిప్రాయాన్ని ఇవ్వడం చాలా అవసరం వ్యక్తిపై సాంప్రదాయ దృష్టి ఉన్నప్పటికీ మదింపు ప్రమాణాలలో జట్టుకృషిని కలిగి ఉంటుంది మరియు జట్లు మదింపు యొక్క కేంద్రంగా ఉంటాయి కానీ వ్యక్తిగత ఫీడ్బ్యాక్ కూడా జట్టుకు మొత్తానికి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి చాలా అవసరం కానీ వ్యక్తిగత అభిప్రాయాన్ని కూడా ఇవ్వాలి ఉద్యోగి దృష్టికోణంలో ప్రతి ఉద్యోగి అభిప్రాయాన్ని కోరుకుంటారు అంచనాలు పనితీరు మెరుగుదలకు దారితీస్తాయి ఎందుకంటే మనమందరం తెలుసుకోవాలనుకుంటున్నాము ప్రజల కోణం నుండి మనం ఎక్కడ ఉన్నాము మనకు మన జీతాలు చెల్లించేవారు ఎవరు ఫెయిర్నెస్ కి ఇది అవసరం కార్మికులలో పనితీరు స్థాయిలలో తేడాలు కొలవడం మరియు ఫలితాలపై ప్రభావం చూపడం నేను చేస్తున్న పని సంస్థకు ఉపయోగపడదని నాకు ఎలా తెలుస్తుంది నా ఉన్నతాధికారి నన్ను పిలిచి ఇది ఏదో మీరు చేయకూడదు అని నాకు చెప్పినప్పుడు మాత్రమే అప్పుడే నేను ఈ విషయాన్ని గ్రహించాను కాబట్టి ఇది చాలా అవసరం పనితీరు స్థాయిలను అంచనా వేయడం మరియు గుర్తించడం వారి పనితీరును మెరుగుపరచడానికి కార్మికులను ప్రేరేపిస్తుంది నేను ఇంతకు ముందే ప్రస్తావించాను మళ్ళీ ప్రస్తావిస్తాను ఏవారైనా మానవ వనరుల నిర్వాహకుడి కోసం దీన్ని పునరావృతం చేయండి పనితీరు స్థాయిని అంచనా వేయడం మరియు ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలను గుర్తించడం ఖచ్చితంగా అవసరం ఉద్యోగి లక్ష్యాలు మరియు ప్రయత్నాలను మీరు ఎలా నిర్వచించాలి మీరు నిర్దిష్ట లక్ష్యాలను కేటాయించండి మీరు కొలవగల లక్ష్యాలను కేటాయించండి మీరు కేటాయించిన లక్ష్యాలు కొలవగలిగే విధంగా స్పష్టంగా ఉండాలి స్పష్టంగా నిర్వచించబడాలి అవి కూడా సవాలుగా ఉండాలి కాని చేయదగినవిగా ఉండాలి అవి చేయలేనివి కాకూడదు మీరు ఒక ఉద్యోగిని 50 గంటలు వారానికి 60 గంటలు పూర్తి సంవత్సరానికి పని చేయమని అడగలేరు ఇతర ఉద్యోగులు ఊహించినట్లయితే వారానికి సగటున 40 గంటలు మాత్రమే చెప్పండి అది అసమంజసమని నేను భావిస్తున్నాను కానీ ఉద్యోగిని పని చేయమని అడుగుతూ చెప్పండి వారానికి 50 గంటలు ఉండవచ్చు నెలకు ఒకసారి కావచ్చు అని సాధ్యం కావచ్చు మీకు తెలుసా వాస్తవానికి ఎక్కువ పారితోషికం జోడించడం లేదా వారు నియమించుకున్న ఉద్యోగుల రకాన్ని బట్టి మీకు తెలుసా మీరు స్పష్టంగా ఊహించలేని పని ఉండాలి ఉద్యోగులందరూ ప్రతి నెలా పేటెంట్లు దాఖలు చేయాడానికి కొద్దిగా అసమంజసంగా ఉండవచ్చు మరియు వాస్తవానికి ఉద్యోగులు ఏమి చేయగలరు వారిని సంప్రదించి కానీ అప్పుడు అలాంటి లక్ష్యాలను నిర్ణయించవచ్చు అవి సవాలుగా ఉండాలి కానీ అవి చర్యరద్దు చేయకూడదు మరియు వారి లక్ష్యాలను నిర్ణయించడంలో ఉద్యోగులు పాల్గొనడాన్ని కూడా ప్రోత్సహించాలి మీరు లక్ష్యాలను ఎలా అంచనా వేస్తారు ఎక్రోనిం నేను ఎక్రోనింస్ కు పెద్ద అభిమానిని కాదు కానీ ఇది పరిశ్రమలో బాగా ప్రాచుర్యం పొందింది కాబట్టి నేను దీన్ని ఇక్కడ ఉపయోగిస్తాను మనము 'స్మార్ట్' పద్ధతి ద్వారా లక్ష్యాలను అంచనా వేస్తాము S అంటే నిర్దిష్ట లక్ష్యాలు నిర్దిష్టమైన ముఖ్యమైన మరియు స్త్రెచ్చింగ్ వారు వశ్యతను పెంచడానికి ఇతర విషయాలను వారి పరిధిలో ఉంచాలి అవి కొలవగలిగేవి అర్ధవంతమైనవి మరియు ప్రేరేపించేవి లక్ష్యాలకు కొన్ని స్పష్టమైన కొంత పరిమాణాత్మక అంశం ఉండాలి వారు ఉద్యోగికి కొంత అర్ధాన్ని కలిగి ఉండాలి మరియు లక్ష్యాలు అలాంటివిగా ఉండాలి ఉద్యోగి వారి వైపు పనిచేయడానికి ప్రేరేపించబడతాడు ఆపై లక్ష్యాలను సాధించగలగాలి ఉద్యోగి మరియు యజమాని వారు పరస్పరం అంగీకరించాలి అవి సాధించగలగాలి అవి ఉద్యోగికి ఆమోదయోగ్యంగా ఉండాలి మరియు అవి చర్య ఆధారితంగా ఉండాలి మీరు చెప్పలేరు వచ్చే ఏడాది మీ పనితీరును మెరుగుపరుచుకోవాలి అని అవును ఎలా ఏ రంగంలో పనితీరు ఈ మంచి పనితీరును మీరు ఎలా కొలుస్తారు కాబట్టి లేదా మీకు తెలుసా మీరే పరిమితిని విస్తరించండి నా ఉద్దేశ్యం అటువంటి అస్పష్టమైన యాదృచ్ఛిక ప్రకటన కానీ మీరు ప్రజలకు ఇది చెబుతారు ఇది వారి నుండి ఆశించబడింది ఆపై ఇది మరింత కొలవగల మరియు మరింత చర్య ఆధారితంగా ఉంటుంది కాబట్టి మీరు పాయింట్ A నుండి పాయింట్ B కి వెళ్ళవలసి ఉంటుందని మీరు వారికి చెప్పండి మరియు వారికి తెలుస్తుంది ఏమి చేయాలో అవి వాస్తవికమైనవి సంబంధితమైనవి సహేతుకమైనవి రివార్డింగ్ మరియు ఫలితాల ఆధారితమైనవి మరియు సాధించదగినది వాస్తవిక అంశానికి నేరుగా సంబంధించినది అవి ఉద్యోగికి తెలిసినవి మరియు ఉద్యోగి దేని కోసం పని చేస్తున్నారో వాటికి సంబంధించినవి అవి మళ్ళీ సహేతుకంగా ఉండాలి సాధించగలిగేవిగా అవి రివార్డ్ గా ఉండాలి వారికి ఉద్యోగిని ప్రేరేపించే కొంత సానుకూల అంశం ఉండాలి ఏదో కొనసాగించడానికి మరియు అవి ఫలితాల ఆధారితంగా ఉండాలి అక్కడ అవి సమయ ఆధారితంగా ఉండాలి కాలక్రమం ఉండాలి కాబట్టి దయచేసి చాలా నెలల్లో X ని పూర్తి చేయండి దయచేసి చాలా నెలల్లో Y ని పూర్తి చేయండి అవి సకాలంలో ఉండాలి నిర్దేశించిన లక్ష్యాలు సంస్థలో ప్రస్తుతం ఏమి జరుగుతుందో ప్రస్తుత కాలక్రమంతో కలిపి అమర్చాలి మరియు అవి స్పష్టంగా ఉండాలి స్పష్టంగా నా అర్థం నిజంగా తాకమని కాదు నా ఉద్దేశ్యం ఇది శారీరకంగా తాకడం గురించి కాదు ఒక లక్ష్యం కానీ మొదటి నుండి చివరి వరకు ప్రభావాలను చూడగలగాలి ఉద్యోగులు చూడటానికి ఇష్టపడతారు వారి ప్రయత్నాలు వారి ప్రయత్నాలు ఎలా ఉత్పత్తి చేయబడ్డాయి కాబట్టి ఉద్యోగులు చేసిన పని ప్రారంభం మరియు ముగింపు ఉద్యోగులకు కనిపించేలా ఉండాలి పనితీరు మదింపులకు సంబంధించి కొన్ని ఆందోళనలు ఏమిటంటే ప్రపంచ వ్యాపారాల అభివృద్ధి చెందుతున్న నిర్మాణంతో పనితీరు అంచనాలు సమకాలీకరించబడవని కొందరు ఉద్యోగులు భావిస్తున్నారు మనము చెప్పినట్లుగా పనితీరు అంచనాలు నిజంగా క్రమం లో లేవు లేదా అవి సమకాలీకరించబడవు అని ప్రజలు భావిస్తారు ఎందుకంటే మీరు ఏమి చేయగలిగారు అంచనాలు కొలుస్తాయి కానీ చాలా సార్లు అంచనాలు ప్రజలు సాధించడానికి ప్రయత్నిస్తున్న కొన్ని లక్ష్యాలు వారు ఎదుర్కొనే సవాళ్లను పరిగణనలోకి తీసుకోవు మరియు విషయాలు చాలా వేగంగా మారుతున్నాయి ప్రస్తుత ప్రపంచ వ్యాపార పర్యావరణం చాలా డైనమిక్ ప్రజలు ఏమి చేయగలరు సంస్థ వారు ఏమి చేయాలని ఆశిస్తుందో దానిపై చాలా ప్రభావాలను కలిగి ఉంటుంది కాబట్టి ఈ విషయాల మధ్య ఒక పోలిక కనుగొనడం కష్టం అవుతుంది వారు ప్రేరేపించబడకపోవచ్చు ముఖ్యంగా ఉద్యోగులకు ప్రతికూల అభిప్రాయం పనితీరు అంచనాలు ప్రతికూల ఉపబలంతో ముగుస్తే అప్పుడు వారు ప్రేరేపించబడకపోవచ్చు మనలో ఎంతమందికి చెప్పాలి పదే పదే మీరు దీన్ని ఇంత బాగా చేయడం లేదని లేదా చర్చించుకున్న సమాచారం పనితీరు మదింపులలో చర్చించబడినది ఉద్యోగికి అంతా స్పష్టంగా ఉండాలి ఉదాహరణకు ప్రొఫెసర్ల విషయంలో తీసుకుందాం మనకు చెప్పబడింది విద్యార్థుల నుండి మీ అభిప్రాయం ఈ సెమిస్టర్లో ఆటున్ సెమిస్టర్లో X స్ప్రింగ్ సెమిస్టర్లో Y మీరు ఐదు పేపర్లను ప్రచురించారు అందులో మూడు అంతర్జాతీయ పత్రికలలో రెండు జాతీయ పత్రికలలో ఉన్నాయి మీరు ఒక సమావేశానికి వెళ్లారు అవును నా గురించి నాకు తెలుసు కాబట్టి క్రొత్త విషయం ఏమి మీరు నాకు చెబుతున్నారు మరియు ఇవన్నీ ఎలా అది సంస్థలో నా స్థానాన్ని ప్రభావితం చేస్తుంది సంస్థ యొక్క చురుకైన సభ్యునిగా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఇంకా నేను ఏమి చేయాలనీ అనుకుంటున్నారు అందువల్ల ఒకవేళ ఒక మదింపు భౌతిక ముఖాముఖి మదింపు నాకు చెబుతుంది లేదా నా మదింపుతో కూడిన వ్రాతపూర్వక ప్రకటన నాకు చెబుతుంది అది నిజంగా నన్ను చాలా ప్రేరేపించదు ఎందుకంటే నాకు ఇప్పటికే తెలుసు అన్నీ పనితీరు మదింపులకు సంబంధించి ఎవరూ సగటు కాదు మరొక ఆందోళన అంటే ఈ ఆదర్శధామ సగటును ఎలా నిర్వచించాలి సగటు ఎవరు అనేదానికి బెంచ్ మార్క్ ఎలా నిర్వచించాలి మరియు అది చాలా కాలం నుండి ఫైర్ లో ఉంది పనితీరు పరంగా ప్రజలకు తెలియదు మీకు తెలుసా వారు ఎక్కడ నిలబడతారో మీకు తెలుసా వారు ఎవరితో పోల్చబడ్డారు మరియు ఈ సగటు ఎలా నిర్వచించబడింది సమయం మదింపులను ప్రభావితం చేస్తుంది ఉదాహరణకు సెలవుదినం ముందు ప్రజలు చాలా త్వరగా మదింపు ఇవ్వవచ్చు కాబట్టి ప్రజలు చాలా వేగంగా పొందవచ్చు ప్రజలు అంచనా వేయబడతారని లేదా ప్రజలు చాలా మంచి మదింపులను పొందవచ్చని మీకు తెలుసు సెలవుదినం ముందు ఎందుకంటే ఉన్నతాధికారులు విరామం కోసం సిద్ధంగా ఉన్నారు లేదా సెలవుదినం తరువాత ప్రజలు చాలా మంచి సమయం గడిపారు కానీ గడువుకు చాలా దగ్గరగా అంచనాలు చాలా బాగా ఉండకపోవచ్చు కాబట్టి మదింపు సమయం వాస్తవ పనితీరు యొక్క నిజమైన ప్రతిబింబం కాకపోవచ్చు మదింపు సమయం చాలా కీలకం ఎందుకంటే తప్పు సమయంలో చేసిన ఒక అంచనా ఒక వ్యక్తి ఎలా ప్రదర్శించాడనే దాని యొక్క ఖచ్చితమైన ప్రతిబింబం కాకపోవచ్చు విలువలు వైఖరులు మరియు ప్రవర్తనలు మరేదైనా ఉన్నాయి అవి మదింపులకు సంబంధించినవి మరియు ఫలితాల పరంగా సామర్థ్యాల ఆధారంగా ఫలితాలను సాధించడంలో ప్రదర్శిస్తారు మరియు ఈ ఫలితాలు అభ్యాసం అభివృద్ధి మరియు అనుభవంతో ముడిపడి ఉన్నాయి మరియు అవి వ్యక్తిగత అభివృద్ధి మరియు పనితీరు మెరుగుదలకు అవసరమైనవి వాటి విలువలు వైఖరులు మరియు ప్రవర్తనలు పనితీరుకు ఎలా దోహదపడ్డాయో చూపించే ఉదాహరణల ద్వారా అంచనా కాబట్టి ఇవి మరింత ముఖ్యమైనవి ఉదాహరణకు సంస్థ యొక్క ప్రధాన విలువలకు వ్యతిరేకంగా 360 ° అభిప్రాయం ఫలితాలు మరియు విలువలు వైఖరులు మరియు ప్రవర్తనల మ్యాపింగ్ 360 ° ఫీడ్బ్యాక్ అనేది ఒక వ్యక్తికి ఉన్నతమైన సబార్డినేట్లు మరియు తోటివారు ఇచ్చే అభిప్రాయం నేను మరోసారి ఈ టేబుల్కి వస్తాను కానీ సాంప్రదాయ పనితీరు అంచనాలు సాధారణ ప్రశ్న మరియు జవాబు సెషన్లు తక్షణ పర్యవేక్షకుడితో ఉంటాయి 360 ° ఫీడ్బ్యాక్ అంటే ఉన్నతాధికారులు సబార్డినేట్లు మరియు తోటివారు అభిప్రాయాన్ని ఇస్తారు కాబట్టి తరువాతి సెషన్లో మనము చర్చించినప్పుడు నేను దానికి తిరిగి వస్తాను వివిధ రకాల అంచనాలు ఈ రోజు మనము సెషన్ను ముగించాము సాధారణ ఉద్యోగులు పనితీరు మదింపులకు ఎలా స్పందిస్తారో నేను మీకు చెప్తాను ఉద్యోగులు తరచూ వారు ఎక్కడ నిలబడతారు అప్రైసల్ ఇంటర్వ్యూ తర్వాత ముందు కంటే ఎందుకంటే అవి చాలా యాదృచ్ఛిక అస్పష్టమైన ప్రకటనలు ఇవ్వబడినందున ఉద్యోగులు తమ పర్యవేక్షకులను ఇంటర్వ్యూ తర్వాత ముందు కంటే తక్కువ అనుకూలంగా అంచనా వేస్తారు ముఖ్యంగా అప్రైసల్ కలిగి ఉంటే చాలా ప్రతికూల అభిప్రాయం కొన్ని నిర్మాణాత్మక చర్యలు లేదా గణనీయమైన మెరుగుదలలు మదింపు ఇంటర్వ్యూల ఫలితంగా వచ్చాయని ఉద్యోగులు తరచుగా నివేదిస్తారు మరలా చాలా సందర్భాల్లో పర్యవేక్షకులు లేదా ఉన్నతాధికారులు మదింపులను ఒక మార్గంగా చూస్తారు ఉద్యోగులను క్రిందికి లాగడం వారి తప్పులను ఎత్తి చూపడం మరియు వారి సానుకూల అంశాలను నిజంగా అంచనా వేయడం లేదు ఎందుకంటే ఒక ఉద్యోగి మంచి పనితీరు కనబరిచినట్లయితే అది వారి నుండి ఆశించబడుతుందని వారు భావిస్తారు కానీ ఒక ఉద్యోగి బాగా పని చేయనప్పుడు వారు ఊహించినట్లు లేదా వారికి చెప్పబడాలి మరియు అంటే చాలా సరైనది కాదు మనమందరం మనుషులం మనందరికీ వెనుక భాగంలో ఒక పాట్ అవసరం కానీ అది ఒక కారణం మదింపు ఇంటర్వ్యూలలో సర్వసాధారణమైన అధికారం చెప్పే మరియు విక్రయించే విధానం పూర్తిగా దశలవారీగా ఉందని నేటి ప్రాముఖ్యతతో సాధికారత మరియు కార్యాలయ ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యత ఇస్తుందని ఉద్యోగులు భావిస్తున్నారు ఎవరో చెప్పారు ఇది నేను మీకు చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీరు వెళ్లి దీన్ని చేయండి మరియు అది నిజంగా పనిచేయదు మీరు పనితీరును ఎలా అంచనా వేస్తారు కాబట్టి నేను ఈ రోజు ఈ స్లైడ్తో ప్రదర్శనను ముగించాను పనితీరును అంచనా వేసేటప్పుడు మీరు ఏమి చేస్తారు పనితీరులో ఉద్యోగాన్ని నిర్వచించండి మరియు సాధించగల లక్ష్యాలను నిర్దేశించుకోండి పనితీరును సులభతరం చేయండి ఉద్యోగులకు మీరు వారి నుండి ఏమి ఆశించారో వారు సంస్థ నుండి ఏమి ఆశించాలో వారు ఒక భాగమని చెప్పండి వారు ఎలా చేయగలరు మీకు తెలుసా లక్ష్యాలను ఎలా సాధించగలరు మరియు వారికి అన్ని విధాలా మద్దతు ఇవ్వండి వారికి అవసరం పనితీరును ప్రోత్సహించండి వారు చెప్పేది వినండి అంగీకరించండి వారు చెప్పేది మీ నిర్ణయాలలో పొందుపరచడం ఉద్యోగులందరినీ స్థిరంగా చూసుకోండి సమూహాలలో మరియు నీలి దృష్టిగల అబ్బాయిలను కలిగి ఉండకండి కాబట్టి అది పనిచేయదు ఉద్యోగులకు ఇచ్చే రివార్డులు ప్రస్తుతం వారికి అవసరమైన వాటికి సంబంధించినవి అయి ఉండాలి మరియు వారు ఏమి చేయగలరు ఆ బహుమతులతో రివార్డుల ప్రక్రియ గురించి ముందుగానే కమ్యూనికేట్ చేయండి మరియు స్పష్టంగా కమ్యూనికేట్ చేయండి పనితీరును అంచనా వేయండి దయచేసి ఉద్యోగి వ్యక్తిత్వం వద్ద వేలు చూపవద్దు ఎవరో వ్యక్తిత్వం అలా ఉంటే తప్ప వ్యక్తిగత వ్యాఖ్యలు చేయవద్దు అది భంగం కలిగిస్తుంది ఇది పర్యావరణానికి భంగం కలిగిస్తుంది మీకు తెలుసా మీరు ఏమి చేస్తున్నారో ఇతరులకు ఇబ్బంది కలిగించవచ్చని వారికి చెప్పడం కూడా సహాయపడుతుంది ఉద్యోగికి మదింపు మరియు భవిష్యత్తు కోసం ఆదేశాలకు సంబంధించి అభిప్రాయాన్ని ఇవ్వండి ఇదే నేను అంచనా వేయబోతున్నాను ఇదే మీరు భవిష్యత్తులో చేయాలనుకుంటున్నాను ఇక్కడ కొన్ని సవాళ్లు ఏమి కొలవాలి మరియు ఎలా కొలవాలి మరియు మనము తదుపరి సెషన్లో ఈ సవాళ్ళ గురించి మరింత మాట్లాడతాము కానీ ఇది నిజంగానే ఈ సెషన్ చివరలో మీరు దీని ద్వారా వెళ్లాలని నేను కోరుకుంటున్నాను మరియు ఈ రోజు గురించి ఆలోచించండి మనము దానిని తదుపరి సెషన్లో ఇక్కడి నుండి తీసుకుందాము కాబట్టి మదింపు ప్రక్రియ గురించి ఆలోచించండి మరియు వీలైతే ఆన్లైన్లోకి వెళ్లి ఏ విధమైన అంచనాలు ఉన్నాయో తెలుసుకోండి మరియు మీకు వ్యక్తిగత ఉదాహరణలు ఉంటే దయచేసి వాటీని తరగతికి తీసుకురండి మరియు మీ సహోద్యోగులతో చర్చించండి మరియు మనము దానిని ఇక్కడ నుండి తదుపరి తరగతిలో తీసుకుందాము విన్నందుకు చాలా ధన్యవాదాలు